ఉపన్యాసం 40 కు స్వాగతం ఈ ఉపన్యాసంలో మొదట నేను STM బోర్డుతో బ్లూటూత్ మాడ్యూల్తో ఇంటర్ఫేసింగ్ చేస్తాను మునుపటి రెండు ఉపన్యాసాలలో మేము మిమ్మల్ని యాక్సిలెరోమీటర్కు పరిచయం చేసాము ఆ పరికరంతో కూడా మేము కొన్ని ప్రయోగాలు చేస్తాము పరికరం చదునుగా ఉందా లేదా నిలువుగా పైకి ఉందా లేదా అది నిలువుగా క్రిందికి ఉందా యొక్క ఓరియెంటేషన్ ని ఎలా కనుగొనవచ్చో మేము చూపిస్తాము ఇవి మనం కనుగొనే కొన్ని ఓరియెంటేషన్స్ బ్లూటూత్ మాడ్యూల్ను మైక్రోకంట్రోలర్ బోర్డ్తో ఎలా కనెక్ట్ చేయవచ్చో మేము మొదట చూపిస్తాము యాక్సిలెరోమీటర్ను ఎలా కనెక్ట్ చేయవచ్చో మనకు ఇప్పటికే తెలుసు అప్పుడు మేము ఏదైనా నిర్దిష్ట పరికరం యొక్క విన్యాసాన్ని గుర్తించాము మరియు మేము దానిని నిర్ణయిస్తాము మరియు అది మొబైల్ ఫోన్లో ప్రదర్శించబడుతుంది బ్లూటూత్ మాడ్యూల్ ద్వారా ఈ రెండింటి మధ్య స్థాపించబడిన STM తో నేను కనెక్ట్ అవుతాను చివరకు మేము మీకు మొత్తం ప్రదర్శనను చూపుతాము ఇప్పుడు మేము ఇక్కడ ఉపయోగిస్తున్న బ్లూటూత్ మాడ్యూల్ HC 06 కనెక్షన్ చాలా సరళంగా ఉంటుంది ఇది Vcc ఇది 5 వోల్ట్తో అనుసంధానించబడి ఉంది ఇది GND ఇది STM యొక్క గ్రౌండ్ పిన్తో అనుసంధానించబడి ఉంది TX D2 కి కనెక్ట్ చేయబడింది మరియు RX D8 కి అనుసంధానించబడి ఉంది అదేవిధంగా మేము ఈ రెండు పిన్స్ మధ్య సీరియల్ కనెక్షన్ను నిర్మించాలి మనం ఒక పిన్ను RX గా మరొక పిన్ను TX గా తయారు చేయాలి ఇప్పుడు మీరు బ్లూటూత్ మాడ్యూల్ ను కనెక్ట్ చేసినప్పుడు ఇది ఎంతవరకు పని చేస్తుందో నేను ప్రదర్శనలో మీకు చూపిస్తాను అన్నింటిలో మొదటిది బ్లూటూత్ మాడ్యూల్ను STM తో ఇంటర్ఫేస్ చేయాలి కనెక్షన్ చేసిన తర్వాత బ్లూటూత్ మాడ్యూల్ యొక్క LED బ్లింకింగ్ ప్రారంభమవుతుంది కనెక్షన్ ఎస్టాబ్లిష్ అయిందని దీని అర్థం తదుపరిది పరికరం కనెక్ట్ అయినప్పుడు కాబట్టి రెండు పరికరాల మధ్య కమ్యూనికేట్ చేయడానికి బ్లూటూత్ మాడ్యూల్ ఉపయోగించబడుతుంది కాబట్టి మీరు STM బోర్డ్తో అనుసంధానించబడిన బ్లూటూత్ మాడ్యూల్ను మీ మొబైల్ ఫోన్ బ్లూటూత్ పరికరానికి కనెక్ట్ చేస్తున్నప్పుడు ఈ రెండు ఒకదానితో ఒకటి సంభాషించుకుంటాయి కాబట్టి మీరు అలా చేసినప్పుడు బ్లూటూత్ పరికరంలోని LED బ్లింకింగ్ ఆగిపోతుంది అంటే రెండు పరికరాల మధ్య కనెక్షన్ స్థాపించబడింది మొదటి దశలో మీరు బ్లూటూత్ మాడ్యూల్ను మైక్రోకంట్రోలర్తో కనెక్ట్ చేసినప్పుడు అది బ్లింకింగ్ అయితే కనెక్షన్ నిర్మించబడిందని మీరు తెలుసుకునే రెండు విషయాలు ఇవి కానీ ఇది మరొక పరికరంతో అనుసంధానించబడినప్పుడు అది బ్లింకింగ్ను ఆపివేస్తుంది మొదట నేను మీకు ఒక టెస్ట్ ప్రోగ్రామ్ను చూపిస్తాను ఇక్కడ నేను బ్లూటూత్ మాడ్యూల్ను STM బోర్డ్తో పాటు నా మొబైల్ ఫోన్ బ్లూటూత్ మాడ్యూల్తో కనెక్ట్ చేస్తాను మరియు ఇది కొంత టెక్స్ట్ని ప్రదర్శిస్తుంది మైక్రోకంట్రోలర్ బోర్డు నుండి కొంత టెక్స్ట్ బ్లూటూత్ ద్వారా నా మొబైల్ ఫోన్కు పంపబడుతుంది కాబట్టి మొదట మనం ఈ రెండు పిన్స్ D8 మరియు D2 తో సీరియల్ కమ్యూనికేషన్ను సృష్టించాలి దానికి నేను ఇచ్చిన పేరు "బ్లూటూత్""Bluetooth" ఇది మొదటి విషయం మేము కోడ్ వ్రాసేటప్పుడు ఇనీటిఅలీజ్ చేయాలి ఆపై మనం ఏమి చేస్తున్నామో వాస్తవానికి మనకు ఇది అవసరం లేదు ప్రధానంగా మనం చేస్తున్నది D8 మరియు D2 ల మధ్య బ్లూటూత్ పేరుతో మేము చేసిన కనెక్షన్ "హలో" ముద్రించడానికి printf ని ఉపయోగిస్తాము కాబట్టి నా మొబైల్ ఫోన్ యొక్క బ్లూటూత్ మాడ్యూల్తో పాటు STM యొక్క బ్లూటూత్ మాడ్యూల్తో కనెక్షన్ నిర్మించబడిన తర్వాత మేము డేటాను బదిలీ చేస్తాము డేటా బదిలీ ఈ విధంగా జరుగుతుంది మేము bluetooth printf సృష్టించిన వస్తువు హలోను ప్రింట్ చేస్తుంది అప్పుడు మేము 5 సెకన్లు వేచి ఉంటాము ఆపై మేము ఈ కొన్ని లైన్ల సందేశాన్ని ప్రింట్ చేస్తాము ఆ బ్లూటూత్తో పాటు మీ మైక్రోకంట్రోలర్ కలిపి ఒక పరికరం అవుతుంది మరియు మీ మొబైల్ ఫోన్ మరొక పరికరం దీని ద్వారా మీరు కనెక్షన్ను పొందుతారు ఇది సూటిగా ఉండే కోడ్ ఇక్కడ ప్రాథమికంగా మేము ఈ కనెక్షన్ను ఒక TX మరియు మరొక RX తయారుచేసాము ఇప్పుడు మేము ఇంటర్ఫేసింగ్తో ముందుకు వెళ్తాము ఇది చాలా సరళమైనది ఎందుకంటే మేము ఇప్పటికే బ్లూటూత్ గురించి చర్చించాము యాక్సిలెరోమీటర్ కనెక్షన్ గురించి నేను ఇప్పటికే చర్చించాను మేము ఈ కనెక్షన్ని చేయవచ్చు మరియు అనలాగ్ పోర్ట్లు A0 A1 మరియు A2 లకు కనెక్ట్ చేయవచ్చు మరియు బ్లూటూత్ మాడ్యూల్తో ఇది TX తో D2 కి మరియు RX తో D8 కి అనుసంధానించబడి ఉంది మరియు బ్లూటూత్ మాడ్యూల్ కోసం Vcc GND మరియు యాక్సిలెరోమీటర్ కోసం Vcc GND అనుసంధానించబడి ఉన్నాయి మేము మొదటి ప్రయోగానికి వచ్చాము నేను మొదట కోడ్ గురించి చర్చిస్తాను ఆపై నేను ప్రదర్శిస్తాను మొదటి ప్రయోగంలో పరికరం యొక్క విన్యాసాన్ని నిర్ణయిస్తుంది మునుపటి ఉపన్యాసంలో మేము x y z కోఆర్డినేట్లకు అనుగుణంగా కొన్ని విలువలను స్వీకరిస్తున్నామని మీకు చూపించాము ఆ కోఆర్డినేట్ విలువల ఆధారంగా మనం పరీక్షించాలి నేను ఒక పరికరంతో పాటు యాక్సిలెరోమీటర్ను ఉంచినప్పుడు మరియు మేము దానిని నిలువుగా నిటారుగా చేసినప్పుడు అప్పుడు ఏ మార్పులు జరుగుతాయి మరియు మొదలైనవి మరియు తదనుగుణంగా మేము ప్రోగ్రామ్ వ్రాస్తాము ఆ x కోఆర్డినేట్ విలువ ఇది మరియు ఈ మధ్య ఉంటే లేదా y కోఆర్డినేట్ విలువ ఇది మరియు ఈ మధ్య లేదా z కోఆర్డినేట్ విలువ ఇది మరియు దీని మధ్య ఉంటే అది నిలువుగా పైకి లేదా నిలువుగా క్రిందికి ఉంటుంది ఈ ప్రయోగంలో మొదట పరికరం యొక్క విన్యాసాన్ని పరిశీలిస్తుంది బ్లూటూత్ మాడ్యూల్తో మరియు యాక్సిలెరోమీటర్తో కనెక్షన్ డియాగ్రమ్ ఒకే విధంగా ఉంటుంది ఇది Mbed C కోడ్ బ్లూటూత్ మాడ్యూల్లో ఇది నిలువుగా ఉందా లేదా నిలువుగా సరైనదా అని ప్రదర్శించబడుతుంది అప్పుడు మేము X Y మరియు Z అవుట్పుట్లను A1 A2 మరియు A3 లకు అనుసంధానిస్తాము మీరు ఏదైనా అనలాగ్ పోర్ట్కు కనెక్ట్ చేయవచ్చు అప్పుడు మేము విలువను చదువుతున్నాము మేము X read u16 Y read u16 మరియు Z read u16 అనే మూడు విలువలను చదువుతున్నాము విలువలను చదివిన తరువాత మేము తనిఖీ చేయాలి ఇక్కడ x1 అనేది X OUT విలువ y1 Y OUT విలువ మరియు z1 Z OUT విలువ మేము ఈ x1 దీనికి మరియు దీనికి మధ్య ఈ y1 దీనికి మరియు దీనికి మధ్య మరియు z1 దీనికి మరియు దీనికి మధ్య పొందుతున్నప్పుడు పరికరాలు నిలువుగా పైకి ఉన్నట్లు మేము చూశాము ఇలా చేసిన తరువాత bluetooth printf ఫంక్షన్ తగిన సందేశాన్ని ప్రింట్ చేస్తుంది అదేవిధంగా సాధ్యమయ్యే ఇతర ధోరణుల కోసం ఇది మేము చేసిన ప్రతినిధి విషయం మీరు దీన్ని చేసినప్పుడు మీరు విలువలను ఎలా పరిశీలిస్తారో నేను ఇప్పటికే మీకు చూపించాను మీరు ఆర్డునోను ఉపయోగిస్తే మీరు దానిని సీరియల్ మానిటర్లో చూడవచ్చు లేకపోతే మీరు ఈ విలువలు ప్రదర్శించబడే కూల్టెర్మ్ను ఉపయోగిస్తారు మీరు పరికరాన్ని నిలువుగా పట్టుకోండి మరియు మీకు లభించే x y z కోఆర్డినేట్ విలువలు చూడండి దీని ప్రకారం మీరు కోడ్ వ్రాయవచ్చు అదేవిధంగాపరికరాలు ఫ్లాట్గా పడి ఉండటం వంటి మరికొన్ని షరతులు ఉన్నాయి అది ఫ్లాట్గా ఉన్నప్పుడు మీరు x కోఆర్డినేట్ విలువను చూస్తారు మరియు y కోఆర్డినేట్ విలువ కొంతవరకు సమానంగా ఉంటుంది అయితే z కోఆర్డినేట్ విలువ అత్యధికం పరికరం హారిజాంటల్ గా మిగిలిపోయినప్పుడు మాకు మరికొన్ని షరతులు ఉన్నాయి ఇది హారిజాంటల్ గా మిగిలి ఉన్నప్పుడు మనకు x1 విలువ ఉన్నప్పుడు మరియు z1 కూడా 34000 నుండి 39000 పరిధిలో చూడవచ్చు మరియు y1 విలువ ఇక్కడ తక్కువగా ఉంటుంది అదేవిధంగా ఇక్కడ ఇది వ్యతిరేకం అవుతుంది ఈ విలువ ఈ పరిధిలో ఉంది కానీ y1 విలువ అత్యధికం అప్పుడు అది అడ్డంగా సరైనది కాబట్టి మీరు యాక్సిలెరోమీటర్ను పరికరంలో ఎలా ఉంచుతున్నారనే దానిపై ఆధారపడి ఉంటుంది మీరు దానిని చూడాలి మరియు తదనుగుణంగా మీ ప్రోగ్రాం వ్రాయాలి ప్రతి ప్రదర్శన తరువాత 1 సెకన్ల నిరీక్షణ ఉంటుంది మరియు దీని తరువాత 2 సెకన్ల నిరీక్షణ ఉంటుంది మరియు ప్రతిదీ పునరావృతమవుతుంది మనం మరొక ప్రయోగానికి వెళ్దాం మునుపటి ప్రయోగంలో పరికర ధోరణి మారినప్పుడల్లా ప్రతి 2 సెకన్ల తర్వాత అది స్టేటస్ ప్రదర్శిస్తుందని మేము ఒక పద్ధతిలో చేసాము ఇక్కడ మేము ఇప్పుడే ఒక మార్పు చేసాము అక్కడ అది పరికరం యొక్క మార్పు ఉన్నప్పుడు మాత్రమే విన్యాసాన్ని ప్రదర్శిస్తుంది అంటే పరికరం ఫ్లాట్ అయితే అది ఫ్లాట్ గా ఉంటుంది ఫ్లాట్ నుండి నిలువుగా పైకి లేదా నిలువుగా క్రిందికి మార్పు ఉంటే బ్లూటూత్ మాడ్యూల్లో అదిమాత్రమే ప్రదర్శించబడుతుంది నేను ఇక్కడ ఏమి మార్పు చేశానో మీకు చూపించనివ్వండి కోడ్ యొక్క ఈ భాగం ప్రాథమికంగా ఒకే విధంగా ఉంటుంది కాని మేము రెండు వేరియబుల్స్ తీసుకున్నాము ఒకటి ఫ్లాగ్ మేము దానిని 0 కి initialize చేయబడింది మరొకటి old flag ఇది కూడా 0 కి initialize చేయబడింది కాబట్టి ఇవి మేము చేసిన రెండు పనులు అన్ని ఇతర విషయాల కోసం ఇది చాలా పోలి ఉంటుంది మేము సీరియల్ కనెక్షన్ను నిర్మించాము ఆపై A1 A2 A3 అనలాగ్ పోర్ట్లు యాక్సిలెరోమీటర్ నుండి X Y Z తో అనుసంధానించబడి ఉన్నాయి ఆపై ఇక్కడ ప్రోగ్రామ్ను చూద్దాం మీరు ప్రాథమికంగా ఏమి చేస్తున్నారో మీరు ఒకదాన్ని చూస్తే పరిస్థితులు చాలా సమానంగా ఉంటాయి మన దగ్గర ఉన్నప్పుడల్లా అది నిలువుగా పైకి ఉంటుంది లేదా నిలువుగా క్రిందికి ఉంటుంది ప్రాథమికంగా ఏమి చేయాలో మనం ఫ్లాగ్ను ప్రారంభిస్తున్నాము మొదటి సందర్భంలో ఫ్లాగ్ 1 తదుపరి సందర్భంలో ఫ్లాగ్ 2 మూడవ సందర్భంలోఫ్లాగ్ 3 తదుపరిది ధోరణిని బట్టి జెండా 4 ఉంటుంది

ఆపై అది ఫ్లాగ్ 5 తో మళ్ళీ అడ్డంగా సరైనదని మనం చూస్తాము మరియు మనం ఏమి చేస్తున్నామో మేము ఈ ఫ్లాగ్ ను చూస్తున్నాము ప్రారంభంలో ఫ్లాగ్ విలువ 0 ఆపై ఈ పరిస్థితులలో ఫ్లాగ్ విలువ 1 2 3 4 లేదా 5 గా ఏదైనా ఒకదానిల మారుతుంది ఫ్లాగ్ old flag కు సమానం కాకపోతే మార్పు ఉంటుంది మొదటిసారి పరిస్థితి నిజం అవుతుంది ఎందుకంటే ఫ్లాగ్ old flag కు సమానం కాదు old flag విలువ flag తో భర్తీ చేయబడింది పరికరం అడ్డంగా సరైనదని అనుకుందాం అప్పుడు ఫ్లాగ్ విలువ 5 అవుతుంది మొదటిసారి ఈ old flag విలువ ఈ విలువకు సమానం కాదు కాబట్టి old flag విలువ ఇక్కడ 5 అవుతుంది ఆపై "పరికరం అడ్డంగా ఉంది" అని ప్రింట్ చేస్తాము మేము ఒక నిమిషం వేచి ఉండి old flag విలువకు సమానంగా లేని ఫ్లాగ్ను మళ్ళీ తనిఖీ చేయండి కానీ రెండూ ఒకేలా ఉండవు కాబట్టి ప్రదర్శించబడినవి అలాగే ఉంటాయి అడ్డంగా కుడి నుండి చెప్తాము దానిని అడ్డంగా ఎడమకు మారుస్తాము అలాంటప్పుడు ఏమి జరుగుతుందంటే ఈ flag విలువ మారుతుంది కాబట్టి బ్లూటూత్ పరికరం ఫ్లాట్ వచనాన్ని ప్రదర్శిస్తుంది ఈ రెండు ప్రయోగాలు మేము మీకు ప్రదర్శనలో చూపిస్తాము యాక్సిలెరోమీటర్ యొక్క ఇతర అనువర్తనాలు కూడా ఉన్నాయి బర్నింగ్ అప్లికేషన్ల లో ఒకటి మన మొబైల్ ఫోన్లలో చూసిన ఆరోగ్య పర్యవేక్షణలో ఉంది ఒక రోజులో మీరు ఎంత సమయం పరిగెత్తారు లేదా ఎంత సమయం నడిచారు ఎంత సమయం కూర్చున్నారు మరియు మొదలైనవి ప్రాథమికంగా ఇది మీకు తెలియజేస్తుంది మీరు రోజంతా చేస్తున్న మీ కార్యకలాపాలను ట్రాక్ చేయవచ్చు చాలా ముఖ్యమైన అప్లికేషన్ కూడా ఉంది ప్రధానంగా వృద్దులు పడిపోవడం వంటివి గుర్తించడం వృద్ధులు సాధారణంగా ఎక్కువ సమయం ఒంటరిగా తమ ఇంటిలోనే ఉండాల్సి వస్తుందని మీరు చూస్తారు వారిని చూసుకోవటానికి వ్యక్తులు ఉన్నప్పటికీ కొన్ని సందర్భాల్లో వారందరినీ మేము ఒంటరిగా కనుగొంటాము మరియు అలాంటి పరిస్థితిలో వారి చుట్టూ ఎవరూ లేనట్లయితే మరియు వారు బాత్రూంలో లేదా ఇంట్లో మాత్రమే పడిపోవడం వంటి కొన్ని తీవ్రమైన సమస్యలు ఉంటే అప్పుడు వారి సమీప వ్యక్తులు ఎలా తెలుసుకుంటారు ఈ యాక్సిలెరోమీటర్ను ఉపయోగించి ఈ ఫాల్ట్ డిటెక్షన్ అనువర్తనం చాలా చక్కగా చేయవచ్చు కాని మనం వివిధ false positive conditions ఉంచాలి ఇది కొంత false alarm సృష్టించకూడదు కాబట్టి మేము ఈ ఉపన్యాసం చివరికి వచ్చాము ఇప్పుడు మేము మీకు ప్రదర్శనను చూపుతాము చివరి వారంలో మేము యాక్సిలెరోమీటర్ అయిన పరికరంలో ఒకదానితో పని చేస్తున్నాము మరియు అది నేను ఇప్పటికే వివరించాను ఇప్పుడు నేను చేయాలనుకుంటున్నది ఏమిటంటే ఈ యాక్సిలెరోమీటర్ నుండి మేము అందుకున్న కోఆర్డినేట్లు నేను వాటిని నా మొబైల్ ఫోన్కు పంపాలనుకుంటున్నాను నా మొబైల్ ఫోన్ మరియు మైక్రోకంట్రోలర్ తో అనుసంధానించబడిన యాక్సిలెరోమీటర్ ద్వారా సంభాషించాల్సిన కొంత కమ్యూనికేషన్ మాకు ఉండాలి కాబట్టి ఈ ప్రక్రియలో మాకు బ్లూటూత్ మాడ్యూల్ అవసరం మేము HC 06 అనే ప్రసిద్ధ బ్లూటూత్ మాడ్యూల్ను కనెక్ట్ చేస్తాము ఇక్కడ మేము మైక్రోకంట్రోలర్ నుండి కొంత డేటాను నా మొబైల్ ఫోన్కు పంపుతాము కాబట్టి మనకు ఇది ఎందుకు అవసరం ఎందుకంటే తరువాత మనం చేయబోయేది ఏమిటంటే మేము యాక్సిలెరోమీటర్ను కనెక్ట్ చేస్తాము మరియు x y z కోఆర్డినేట్లను బ్లూటూత్ ద్వారా మొబైల్ పరికరానికి ప్రసారం చేస్తాము ఈ బ్లూటూత్ కోసం STM బోర్డ్తో మనం చేయాల్సిన కనెక్షన్ను చూద్దాం ఇది బ్లూటూత్ మాడ్యూల్ అంటే హెచ్సి 06 దీనికి నాలుగు పిన్లు వచ్చాయని మీరు చూడవచ్చు కాబట్టి నాలుగు పిన్లు ఇలా ఉంటాయి దీనికి RX వచ్చింది దానికి TX వచ్చింది దానికి GND వచ్చింది మరియు దీనికి Vcc వచ్చింది నేను పనిచేస్తున్న STM మైక్రోకంట్రోలర్ యొక్క GND Vcc TX మరియు RX పిన్లతో నేను కనెక్ట్ అవుతాను మొదట మేము ఈ రెండింటినీ కనెక్ట్ చేస్తాము మరియు ఈ మైక్రోకంట్రోలర్ నుండి నా పరికరానికి డేటాను పంపుతాము ఇది చేయటానికి మీరు బ్లూటూత్ టెర్మినల్ను ఇన్స్టాల్ చేయాల్సిన మరో విషయం మీకు కావాలి నేను కొంచెం తరువాత వస్తున్నాను మొదట మనం చేయవలసిన కనెక్షన్ను చూపిస్తాను నేను చెప్పినట్లుగా ఇది Vcc ఇది దీనికి అనుసంధానించబడి ఉంది ఇది GND ఇది STM బోర్డు యొక్క గ్రౌండ్ పోర్టు కు అనుసంధానించబడి ఉంది ఆపై మనకు TX మరియు RX ఉన్నాయి TX పోర్ట్ D2 కి అనుసంధానించబడి ఉంది మరియు RX D8 కి అనుసంధానించబడి ఉంది మీరు ఈ బ్లూటూత్ మాడ్యూల్ కనెక్ట్ చేసిన తర్వాత మీకు బ్లూటూత్ టెర్మినల్ కూడా అవసరం కాబట్టి నేను ఇప్పటికే బ్లూటూత్ టెర్మినల్ను ఇన్స్టాల్ చేసాను ఇది నేను ఇప్పటికే ఇన్స్టాల్ చేసిన బ్లూటూత్ టెర్మినల్ కాబట్టి ఇక్కడ మీరు స్కాన్ చేయవచ్చు ఆపై అది స్కాన్ చేస్తుంది మరియు వాస్తవానికి సమీపంలో ఉన్న అన్ని పరికరాలను ప్రదర్శిస్తుంది నేను ఈ ఎల్ఈడీని కనెక్ట్ చేసినప్పుడు మెరిసేటట్లు మీరు చూస్తున్నారు ప్రాథమికంగా ఇది కనెక్షన్కు సిద్ధంగా ఉందని అర్థం ఇది సమీపంలోని ఏదైనా పరికరాలకు కనెక్ట్ చేయగలదు ఇప్పుడు ఇది నా పరికరం ఇది నా మొబైల్ పరికరం నేను మొదట స్కాన్ చేస్తాను కాబట్టి మేము స్కానింగ్ చేస్తున్నాము మరియు ఈ బ్లూటూత్ మాడ్యూల్లో LED మెరిసిపోతున్నట్లు మీరు గమనించవచ్చు అది చెప్పింది పరికరం కనుగొనబడలేదు అని

ఇప్పుడు నేను ఇంతకుముందు కనెక్ట్ చేసినట్లుగా కొన్ని పరికరాలు ఉన్నాయని ఇది చూపిస్తోంది పెయిర్ డివైస్ ఇది ఇక్కడ చూపబడుతుందని మీరు చూడవచ్చు ఇది పెయిర్ డివైస్ కాబట్టి నేను HC 06 ని ఎన్నుకుంటాను నేను దానిపై క్లిక్ చేస్తాను మరియు టెర్మినల్ వస్తున్నట్లు మీరు చూడవచ్చు ఇప్పుడు ఏమి జరిగిందో చూడండి ఈ మొబైల్తో కనెక్షన్ ఏర్పడిన తర్వాత LED మెరవడం ఆగిపోయింది ఇప్పుడు కనెక్షన్ను ఆపివేయడం ద్వారా మరోసారి మీకు చూపిస్తాను మరియు LED మళ్ళీ మెరవడం ప్రారంభించిందని మీరు చూడవచ్చు కాబట్టి ఇది కనెక్షన్ కోసం సిద్ధంగా ఉంది నేను మళ్ళీ కనెక్ట్ చేసినప్పుడు అది ఆగిపోయింది అంటే అది కనెక్ట్ అయింది ఇప్పుడు నేను ఈ మైక్రోకంట్రోలర్ నుండి ఈ మొబైల్కు బ్లూటూత్ ద్వారా రెండు సందేశాలను పంపుతాను కాబట్టి మీరు రెండు సందేశాలు వచ్చాయని చూడవచ్చు ఈ విధంగా మీరు బ్లూటూత్ మాడ్యూల్ను ఇతర పరికరాలతో కనెక్ట్ చేయవచ్చు ఆపై మీరు మీ మైక్రోకంట్రోలర్ ద్వారా మరియు ఈ కమ్యూనికేషన్ పరికరం ద్వారా ఏ ఇతర మొబైల్ పరికరానికైనా డేటాను పంపవచ్చు ఈ రోజు నేను మీకు మరొక ప్రయోగాన్ని చూపిస్తాను ఇక్కడ నేను ఇప్పటికే చూపించిన బ్లూటూత్ కనెక్షన్తో పాటు యాక్సిలెరోమీటర్ను ఏకీకృతం చేస్తాను ఆపై మేము ఏదైనా వస్తువు యొక్క ధోరణిని విశ్లేషిస్తాము కాబట్టి నేను ఏమి చేయబోతున్నానో యాక్సిలెరోమీటర్ x y z కోఆర్డినేట్లను పొందుతుంది అప్పుడు మైక్రోకంట్రోలర్ అవసరమైనది చేస్తుంది అందుకున్న కోఆర్డినేట్లు పరికరం ఫ్లాట్ లేదా పరికరం నిలువుగా పైకి ఉందా లేదా అది నిలువుగా క్రిందికి ఉందా లేదా అది అడ్డంగా ఎడమవైపు లేదా అడ్డంగా కుడి వైపున ఉందో లేదో తనిఖీ చేస్తుంది కాబట్టి ఇది యాక్సిలెరోమీటర్ అని మీరు చూస్తారు దీనికి 5 పిన్స్ వచ్చాయి కాబట్టి ఈ పిన్స్ Vcc x y z మరియు GND నేను దీన్ని బ్రెడ్బోర్డ్కు కనెక్ట్ చేస్తాను అక్కడ నేను ఇప్పటికే కనెక్షన్ చేసాను నేను Vcc తో కనెక్ట్ చేసిన దాన్ని మీరు చూడవచ్చు ఇది నేను GND తో కనెక్ట్ చేసాను ఆపై x y z మరియు మనం ఇప్పటికే చూసిన బ్లూటూత్ కనెక్షన్ బ్లూటూత్లో ఈ ఎరుపు ఎల్ఈడీ మెరిసిపోతున్నట్లు మీరు చూడవచ్చు అంటే ఇది కనెక్షన్ కోసం సిద్ధంగా ఉంది కానీ పరికరం ఇంకా కనెక్ట్ కాలేదు ఇప్పుడు మేము ప్రోగ్రామ్ చేసిన విధానం పరికరాన్ని ఈ పద్ధతిలో ఉంచినప్పుడు అది నిలువుగా పైకి ఉంటుంది చూడండి స్లయిడ్ సమయం 3527 మీరు దీన్ని ఇలా చేస్తే అది నిలువుగా క్రిందికి ఉందని చెప్పాలి ఆపై మీరు ఎడమ వైపుకు తిరిగితే అది అడ్డంగా ఎడమవైపు ఉంటుంది మరియు మీరు దీన్ని చేసినప్పుడు అది అడ్డంగా ఉంటుంది కాబట్టి మొదట అవసరమైన వాటిని చేద్దాం ఇది బ్లూటూత్తో కనెక్షన్ మేము ఇప్పటికే చూశాము మరియు ఈ యాక్సిలెరోమీటర్తో నేను చేసిన కనెక్షన్ ఇది మరియు మేము ఉంచిన రెండు కోడ్స్ ఉన్నాయని నేను చెప్పాను ఒక కోడ్ కోసం ఇది ఈ నిర్దిష్ట పరికరం యొక్క ధోరణిని నిరంతరం పంపుతుంది మరియు తరువాతి ప్రోగ్రామ్లో ధోరణి మారినప్పుడల్లా అది మాత్రమే ఈ బ్లూటూత్ మాడ్యూల్ ద్వారా డేటాను పంపుతుంది కాబట్టి మొదట బ్లూటూత్ మాడ్యూల్కు కనెక్ట్ చేద్దాం ఐటిస్ ఇంకా మెరిసేటప్పుడు మీరు దానిని చూడగలరు ఇప్పుడు నేను కనెక్షన్ చేస్తాను మరియు అది ఇప్పుడు స్థిరంగా ఉందని మీరు చూడవచ్చు ఇప్పుడు ఏ సందేశం ప్రదర్శించబడుతుందో చూడండి పరికరం ఫ్లాట్ గా ఉంది కాబట్టి ఇది ఫ్లాట్ గా ఉంది ఇప్పుడు నేను ఈ పరికరాన్ని నిలువుగా తయారు చేస్తాను కాబట్టి ఇది ఇప్పుడు నిలువుగా ఉంది ఇప్పుడు నేను ఈ పరికరాన్ని నిలువుగా క్రిందికి చేస్తాను ఇప్పుడు ఇది పరికరాలను నిలువుగా క్రిందికి చూపిస్తోంది మరియు పరికరం ఇప్పుడు ఫ్లాట్ గా ఉంది ప్రతి రెండు సెకన్లకి ఇది పంపుతోంది ఇప్పుడు మళ్ళీ నేను నిలువుగా తయారు చేసాను ఇది ఈ టెర్మినల్ లో ప్రదర్శించబడుతుంది ఆపై నేను అడ్డంగా ఎడమ చేస్తాను నేను ఎడమ వైపుకు చేసాను ఇప్పుడు నేను దానిని అడ్డంగా కుడి చేస్తాను కాబట్టి ఇది ఇప్పుడు అడ్డంగా సరైనదని మీరు చూడవచ్చు కాబట్టి ఇవి x y z అక్షానికి సంబంధించి మేము చేసిన కొన్ని ధోరణిలు x y z అక్షంపై ఏ విలువ అందుతుందో మేము ఇప్పటికే చూశాము మరియు మేము ఎలా అనే దానిపై ఆధారపడి ఇక్కడ యాక్సిలెరోమీటర్ను ఉంచాము తదనుగుణంగా కోడ్ను వ్రాసాము కాబట్టి ఇవి కొన్ని విషయాలు మేము దీన్ని చేసినప్పుడు పరిగణనలోకి తీసుకోవాలి ఇప్పుడు నేను మళ్ళీ డిస్కనెక్ట్ చేస్తాను మరియు అది మళ్ళీ బ్లింక్ అవ్వడం ప్రారంభించిందని మీరు చూడవచ్చు ఇప్పుడు నేను మళ్ళీ మరొక కోడ్ను డంప్ చేస్తాను ఇక్కడ అది మాత్రమే మారుతుంది ఈ నిర్దిష్ట పరికరం యొక్క ధోరణి మారితే అది మారదు లేదా స్థానం మారకపోతే అది దేనినీ పంపదు ఇప్పుడు నేను పరికరాన్ని మార్చడం లేదు ఇప్పుడు నేను పరికరాలను నిలువుగా మార్చాను ఇప్పుడు మీరు మునుపటి ప్రయోగంలో గుర్తుచేసుకుంటే అది 2 సెకన్ల నిలువుగా పైకి ఉందని నిరంతరం ప్రదర్శిస్తోంది కానీ ఇప్పుడు నేను దానిని ప్రదర్శించడం లేదు మార్పు ఉన్నప్పుడు మాత్రమే నేను ప్రదర్శిస్తున్నాను ఇప్పుడు పరికరం ఫ్లాట్ అని సందేశం పంపబడిందని మీరు చూస్తున్నారు కాబట్టి ధోరణిలో మార్పు లేదా ఈ పరికరం యొక్క స్థితిలో మార్పు వచ్చినప్పుడల్లా అప్పుడు మాత్రమే సందేశం వస్తుంది లేకపోతే లేదు కాబట్టి నిరంతరం మనం ఏదో పంపడం లేదు ఈ ప్రత్యేకమైన పరికర ధోరణిలో మార్పు వచ్చినప్పుడల్లా మేము ఏదో పంపుతున్నాము ఇప్పుడు ఇది అడ్డంగా ఉంది ఇప్పుడు అది పైకి ఉంది మరియు ఈ పరికరం యొక్క స్థితిలో మార్పు తప్ప అది ఏ సందేశాన్ని పంపదు దాని కోడ్ కోసం ఇప్పటికే చర్చించబడింది నేను ప్రదర్శనను చూపించాను ఈ యాక్సిలెరోమీటర్ యొక్క వివిధ అనువర్తనాలు ఉన్నాయి నేను ఇంతకు ముందే చర్చించాను ఒక వ్యక్తి ఒక రోజులో ఎన్ని అడుగులు వేస్తున్నాడో మీరు ట్రాక్ చేయవచ్చు కాబట్టి మేము యాక్సిలెరోమీటర్ను వివిధ స్థితిలో వివిధ మార్గాల్లో x y z విలువ మారుతున్నప్పుడు మరియు మనం కూర్చున్నప్పుడు లేదా చాలా నెమ్మదిగా ఉన్న స్థితిలో కదులుతున్నప్పుడు విలువ ఎలా మారుతుందో మనం ఇప్పటికే చూశాము మానవ కార్యకలాపాలను ట్రాక్ చేసేటప్పుడు మీరు నిజంగా ఈ విషయాలన్నీ పరిగణనలోకి తీసుకోవచ్చు ఇంకా చాలా ఇతర అనువర్తనాలు కూడా ఉన్నాయి ధన్యవాదాలు